రెండవ ఉదాహరణను పరిశీలిద్దాం ఇక్కడ ప్లేన్ గేటుకు బదులుగా కర్వ్డ్ గేట్ ఉందని అనుకుందాం మీ దగ్గర కర్వ్డ్ గేట్ ఉంటే మరియు దానికి ఒక వైపు ఫ్లూయిడ్ ఉంది ఈ వైపు ఫ్లూయిడ్ ఉందని అనుకుందాం ఫ్లూయిడ్ యొక్క ఫ్రీ సర్ఫేస్ ఇలా ఉంది మరియు ఈ ఫ్లూయిడ్ ఈ కర్వ్డ్ సర్ఫేస్ పై కొంత ఫోర్స్ ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తుంది అక్కడ బ్యాలెన్సర్ ఉంది కాబట్టి ఈక్విలిబ్రియమ్ లో ఉంచడానికి ఇక్కడ కొంత ఎక్ష్టెర్నల్ ఫోర్స్ ఉంది మరియు ఈ ఎక్ష్టెర్నల్ ఫోర్స్ యొక్క లొకేషన్ H అని మరియు ఈ ఫ్లూయిడ్ నిండిన డెప్త్ D అని అనుకుందాం సొ ఇటువంటి సమస్యలు ప్రాక్టికల్ గా ఎందుకు ముఖ్యమైనవి అటువంటి ఎఫ్ఫెక్ట్స్ ఎందుకు ముఖ్యమైనవో చూడటానికి మనం ఒకటి లేదా రెండు ప్రాక్టికల్ కేసులను పరిశీలిద్దాం కాబట్టి మనము అప్లికేషన్స్ యొక్క కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం కాబట్టి మీరు స్పష్టంగా చూస్తే ఇది డ్యామ్ లాంటిది సొ నీటి ద్వారా ప్రయోగించే ఫోర్సెస్ ఉన్నాయి మరియు ఈ ఫోర్స్ కాంపొనెంట్స్ భారీగా ఉండే ఫోర్సెస్ మరియు నిర్మాణం ఆ ఫోర్సెస్ ని తట్టుకొని బలంగా ఉండాలి మరియు ఈ డ్యామ్ వరదలు లేదా ఇతర విపత్తుల నుండి మనల్ని రక్షించడం చాలా సాధారణం ఈ నీటి సరఫరా నిల్వ చేయబడుతున్న జలాశయాలు అనేకంగా ఉన్నాయి సొ వర్షపాతం చాలా తీవ్రంగా లేనంత వరకు దాని హైట్ ను నిలుపుకుంటుంది వర్షపాతం చాలా తీవ్రంగా ఉంటే దాని హైట్ ను నిలుపుకోదు కాబట్టి కొంత నీరు విడుదల చేయవలసి ఉంటుంది మరియు నీరు విడుదల చేయనప్పుడు అది స్టాటిక్ కండిషన్ లో ఉంటుంది మరియు దీనిని ఫ్లూయిడ్ స్టాటిక్ కండిషన్ ఆధారంగా లెక్కించాలి అంటే రిసల్టెంట్ ఫోర్సెస్ మరియు ఈక్విలిబ్రియమ్ పరిస్థితిల ఆధారంగా వాస్తవానికి నీరు చాలా డైనమిక్ అయినప్పుడు ఫ్లూయిడ్ స్టాటిక్ కండిషన్ ని పరిగణలోకి తీసుకోం కానీ సర్ఫేస్ మీద ఇంపింజ్ అవుతున్న నీటి యొక్క డైనమిక్ ప్రభావాన్ని మీరు పరిగణిస్తారు కాబట్టి డ్యామ్ యొక్క ఆకారాన్ని మీరు చూడవచ్చు ఇది నిజంగా ప్లేన్ సర్ఫేస్ కాదు కానీ అది కర్వ్డ్ సర్ఫేస్ ఇది ఆర్చ్ లాగా ఉంటుంది వివిధ చివర్లలో ఫ్లూయిడ్స్ ఉన్నాయి మరియు అక్కడ ఉన్న రిసల్టెంట్ ఫోర్సెస్ ఏమిటని లెక్కించడం చాలా ముఖ్యం కాబట్టి అటువంటి సమస్యను పరిష్కరించడం వెనుక ఉన్న ప్రేరణ ఇది మీరు డ్యామ్ లను ఎలా రూపొందించాలో లేదా స్విచ్ గేట్ల గురించి మీకు ఒక క్లూ ఇస్తుంది ఇక్కడ మీరు ఫోర్సెస్ ను కలిగించే వేర్వేరు ఫ్లూయిడ్ ఎలెమెంట్ లను కలిగి ఉంటారు కాబట్టి ఇక్కడ ఒక వైపు కొంత ఫ్లూయిడ్ ఎలెమెంట్ వాటర్ ఉందని మరొక వైపు అట్మాస్ఫియర్ ఉందని అనుకుందాం సొ కుడి వైపున నీరు ఉంది ఈ ఉదాహరణలో రిసల్టెంట్ ఫోర్స్ ఏమిటో లెక్కించాలనుకుంటున్నాము సొ మనం ఏమి చేస్తాం అంటే ఈ సమస్యను మళ్ళీ రెండు విధాలుగా పరిష్కరించవచ్చు ఒకటి మనం ఇప్పుడే చూసిన ప్రిన్సిపుల్ ప్రకారం ఫోర్సెస్ యొక్క హారీజంటల్ కాంపొనెంట్స్ మరియు వర్టికల్ కాంపొనెంట్స్ ని పరిశీలించడం ద్వారా లేదా ఎలిమెంట్స్ పై ఉన్న ఫోర్సెస్ యొక్క డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ద్వారా కావచ్చు కాబట్టి మనం అలా చేయడానికి రెండవది ప్రారంభించడం కొద్దిగా సులభం సొ మనం ఇక్కడ ఒక లొకేషన్ x y లో ఒక చిన్న ఎలెమెంట్ ని పరిగణిద్దాం ఒక ఐడియా కోసం ఇది కర్వ్డ్ సర్ఫేస్ అని అనుకుందాం దాని ప్రొజెక్షన్ పరిగణించబడినప్పుడు xay3 అనే ఈక్వేషన్ ని కలిగి ఉంది అది కర్వ్డ్ యొక్క ఈక్వేషన్ కాబట్టి x y వద్ద మీరు dl సైజ్ లో ఉన్న ఒక చిన్న ఎలెమెంట్ ను పరిగణిస్తే అప్పుడు ఈ dl పై ఉన్న ప్రెషర్ కారణంగా రిసల్టెంట్ ఫోర్స్ ఎంత ఉంటుంది మొదట మనం ఈ dl ను ఎలా స్పెసిఫై చేస్తాం x y వద్ద మనం రిసల్టెంట్ ని కలిగి ఉన్న dl ను పరిగణించవచ్చని అనుకుందాం x వెంట ఉన్న డిస్ప్లేస్మెంట్ dx అని మరియు y వెంట ఉన్న డిస్ప్లేస్మెంట్ dy అని అనుకుందాం సొ dldx2dy2 కాబట్టి మీరు మాగ్నిఫైడ్ ఫిగర్ గీస్తే ఇది dl అయితే ఇది x వెంట ఉన్న dx మరియు y వెంట ఉన్న dy సమ్ వంటిది ఇది కర్వ్ యొక్క చిన్న భాగం అయితే ఇది సుమారుగా ఆ x y పాయింట్ దగ్గర కర్వ్ కి ఉన్న టాంజెంట్ సొ ఈ కోణం ఆ పాయింట్ దగ్గర ఉన్న కర్వ్ యొక్క స్లోప్ ను సూచిస్తుందని పరిగణించవచ్చు x y వద్ద dl కర్వ్ కి ఉన్న టాంజెంట్తో అలైన్డ్ చేయబడింది కాబట్టి dl అంటే ఏమిటో మనకు తెలుసు ఫ్లూయిడ్ యొక్క విడ్త్ లేదా గేట్ యొక్క విడ్త్ ఏమిటో తెలిస్తే అప్పుడు W dl అనేది ఫ్లూయిడ్ ప్రెషర్ యాక్ట్ అవుతున్న ఒక ఏరియా కాబట్టి ఫ్లూయిడ్ ప్రెషర్ చర్య యొక్క దిశ ఎటు వైపు ఉంటుంది ఇది ఈ విధంగా పనిచేస్తుంది ఇది నార్మల్ టు సర్ఫేస్ కాబట్టి దానికి రెండు కాంపొనెంట్స్ ఉంటాయి ఒకటి హారీజంటల్ కాంపొనెంట్ మరొకటి వర్టికల్ కాంపొనెంట్ కాబట్టి మీరు హారీజంటల్ కాంపొనెంట్ ని మరియు వర్టికల్ కాంపొనెంట్ ని ఎలా లెక్కిస్తారు ఈ కారణంగా ఉన్న ఫోర్స్ p dl W p అనేది x y వద్ద ఉన్న ప్రెషర్ కాబట్టి డెప్త్ D పరంగా మీరు p ను ఎలా ఎక్స్ప్రెస్ చేయగలరు ఫ్రీ సర్ఫేస్ నుండి ఇది రిసల్టెంట్ ఫోర్స్ కానీ మన లక్ష్యం ఈ రిసల్టెంట్ ఫోర్స్ ని కాంపొనెంట్స్ గా విభజించడం ఎందుకంటే మనం దీన్ని ఇలా ఇంటిగ్రేట్ చేయలేము ఎందుకంటే ప్రతి ఎలెమెంట్ పై అటువంటి ఫోర్స్ యొక్క దిశ మారుతోంది సొ మనం బీజగణితంగా లేదా స్కేలర్గా యాడ్ చేయలేము మనం ఇండివిజుయల్ కాంపొనెంట్స్ ను కనుక్కోవాలి ఆపై వాటిని కలపాలి కాబట్టి మనం హారీజంటల్ కాంపొనెంట్ ని తీసుకున్నప్పుడు దీని కారణంగా ఉన్న హారీజంటల్ కాంపొనెంట్ ఏమిటి dl W అనేది రిసల్టెంట్ ఫోర్స్ కాబట్టి dl హారీజంటల్ తో ను కలిగి ఉంటుంది కాబట్టి dl కు ఉన్న నార్మల్ వర్టికల్ తో ఒక కోణంను కలిగి ఉంటుంది సొ హారీజంటల్ ఫోర్స్ వచ్చేసి FHp

dl W sinpWdygWdy FHy0yDdFH ఇది చాలా ఆసక్తికరంగా చూపిస్తుంది ఇది గ్రాఫ్ యొక్క పనితీరు xay3నుండి స్వతంత్రంగా ఉన్నట్లు x అంటే ఏమిటో అవసరం లేదు మరియు అకారణంగా అది ఆ విధంగా ఉండాలి ఎందుకంటే మీరు సర్ఫేస్ ప్రొజెక్షన్ను సైడ్ ప్లేన్లో తీసుకున్నప్పుడు అది ఎలా కర్వ్డ్ గా ఉందో పట్టింపు లేదు ఎందుకంటే ప్రొజెక్షన్ ఎల్లప్పుడూ నేరుగా ఉంటుంది కాబట్టి మీరు డెప్త్ యొక్క పరిధిని తెలుసుకోవాలి మరియు ఇది సర్ఫేస్ పై ఉన్న ప్రొజెక్షన్ తప్ప మరొకటి కాదని మీరు ధృవీకరించవచ్చు ఇది బేసికల్ గా వర్టికల్ ప్లేన్ లో ప్రొజెక్ట్ చేయబడిన సర్ఫేస్ వర్టికల్ కాంపొనెంట్ ఆఫ్ ఫోర్స్ dFVp dl cosgW dx FVy0yDgW 3ay2dy మనం సమగ్రంగా ఇంటిగ్రేషన్ లోకి వెళ్ళము ఎందుకంటే ఇది చాలా సింపుల్ ఇంటిగ్రేషన్ మరియు దానిపై సమయాన్ని వృథా చేయడం విలువైనది కాదు కానీ మనం కొంచెం ముఖ్యమైన వాటిపై దృష్టి పెడతాము అనగా ఆ ప్రొజెక్టెడ్ వాల్యూమ్లో ఉన్న ఫ్లూయిడ్ బరువు యొక్క పద్ధతిని ఉపయోగించి ఫోర్స్ యొక్క అదే వర్టికల్ కాంపొనెంట్ ని కనుగొనాలని అనుకుందాం ఇది సరైనదా కాదా అని చూడటానికి ఒక మార్గం ఉంది అంటే మనం ఆ బరువును కనుగొంటే మరియు మనం ఒక ఎక్స్ప్రెషన్ తో ముందుకు వస్తే ఇది ఈ విధంగా ఉండాలి తద్వారా మీరు బరువును తెలుసుకోవచ్చు చివరగా వచ్చిన ఎక్స్ప్రెషన్ మీరు ఈ ఇంటిగ్రల్ నుండి వచ్చిన దానికి సమానంగా ఉందని చెక్ చేయండి కానీ ముందు కూడా మీరు దానిని క్వాలిటేటివ్ గా ఎలా అసెస్ చేస్తారు కాబట్టి మన పద్ధతి ఏమిటి మీరు కార్నర్స్ నుండి ప్రొజెక్ట్ చేస్తారు ఫ్రీ సర్ఫేస్ కలిసే వర్టికల్ లైన్స్ లేదా అది ఎక్స్టెండ్ చేసిన రూపం కాబట్టి ఒక లైన్ ఇక్కడ ప్రొజెక్ట్ చేయబడింది మరియు మరొకటి ఒక పాయింట్ అవుతుంది మరియు అది ఫ్లూయిడ్ యొక్క షేడెడ్ వాల్యూమ్ అయి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆలోచించండి ఇది కర్వ్డ్ సర్ఫేస్ అని అనుకుందాం మరియు ఫ్లూయిడ్ వాల్యూమ్ ఉందని పరిశీలిద్దాం ఈ వైపు ఒకటి మరొకటి ఈ వైపు అదే జరిగితే స్టాటిక్ కండిషన్ లో అది సహజంగా ఈక్విలిబ్రియమ్ లో ఉందని మీరు చూడవచ్చు ఎందుకంటే ప్రెషర్ కారణంగా లేదా ఒక వైపు నుండి ఏ ఫోర్స్ అయినా మరొక వైపు ప్రెషర్ కారణంగా అదే ఫోర్స్ ఉంటుంది కాబట్టి రెండు వైపులా ఉన్నవి దానిని ఈక్విలిబ్రియమ్ లో ఉంచుతున్నాయి ఇప్పుడు మీకు ఇక్కడ ఫ్లూయిడ్ లేనప్పుడు అంటే ఈ పార్ట్ తీసివేయబడింది కాబట్టి ఇది ఈక్విలిబ్రియమ్ నుండి డీవియేషన్ కు సమానమైన కండిషన్ ఎందుకంటే దీని యొక్క నిజమైన ఉనికి కంటే వీటి ఉనికి లేకపోవడం వల్ల కాబట్టిఈక్విలిబ్రియమ్ నుండి డీవియేషన్ పై పార్ట్ లో ఉన్న ఎలెమెంట్ యొక్క ఈ సమానమైన వాల్యూమ్ కారణంగా వస్తుంది కాబట్టి మీరు ఫ్లూయిడ్ వాల్యూమ్ లెక్కించినట్లయితే దాని యొక్క సంబంధిత బరువును కనుగొనండి మీరు దీన్ని సరిగ్గా ఇదే విధంగా ఉందని మీరు చూస్తారు మరియు దీనిపై పనిచేసే ఫోర్స్ యొక్క వర్టికల్ కాంపొనెంట్ యొక్క దిశ ఏమిటో మీరు స్పష్టంగా చెప్పగలరా ఇది పైకా లేదా క్రిందికా పైకి ఉంటుంది ఎందుకంటే దీని యొక్క వర్టికల్ కాంపొనెంట్ పైకి ఉంటుంది అంటే ఈ విధంగా డైరెక్ట్ చేయబడింది కాబట్టి ఇది ఫ్లూయిడ్ యొక్క ఈ షేడెడ్ వాల్యూమ్ యొక్క వర్టికల్ కాంపొనెంట్ కాదు ఎందుకంటే ఇక్కడ ఫ్లూయిడ్ యొక్క వాల్యూమ్ ఉంటే దాని బరువు క్రిందికి పనిచేయాలి ఇది ఇమాజినరీ ఫ్లూయిడ్ వాల్యూమ్ అని మీరు గుర్తుంచుకోవాలి మరియు ఇది మీకు సమానమైన వాల్యూమ్ను ఇస్తుంది వర్టికల్ కాంపొనెంట్ ఆఫ్ ఫోర్స్ ని లెక్కించడానికి దీనిని ఉపయోగించాలి ఫోర్స్ యొక్క ఖచ్చితమైన భావం ఈ రకమైన ఫిజికల్ మీనింగ్ నుండి నిర్ణయించబడాలి అంటే కాబట్టి మీరు ఈ రకమైన వాల్యూమ్ను తీసివేస్తే ఇది అదనంగా పైకి ఉండే ఫోర్స్ వలె మంచిది ఎందుకంటే ఏదో లేదు పై నుండి కొంత బరువు లేదు లేకపోతేఅది అనుసరించే ప్రెషర్ దిశ నుండి కూడా కాబట్టి ఎలాగైనా మీరు ఇండివిజుయల్ ఎలెమెంట్స్ పై ఉన్న ఫోర్స్ కాంపొనెంట్స్ ను కనుగొనే ప్రాథమిక పద్ధతి ద్వారా లెక్కిస్తున్నప్పుడు వెక్టార్స్ ను కూడడం చేస్తారు అంటే x మరియు y లేదా హారీజంటల్ మరియు వర్టికల్ కాంపొనెంట్స్ పరంగా స్కేలార్ రూపాలను కూడడం లేదా మనం చూసిన ప్రత్యామ్నాయ పద్ధతి ద్వారా హారీజంటల్ మరియు వర్టికల్ కాంపొనెంట్స్ ను కనుగొనడం ఏది ఏమైనా మీరు ఫిజికల్ కండిషన్ నుండి సరైన భావాన్ని నిర్ధారించాలి మరియు అది ఎల్లప్పుడూ రూల్ బేస్ ద్వారా నిర్దేశించబడదు ఇది ఫోర్స్ ని కలిగించే ఫ్లూయిడ్ వాల్యూమ్ ఎక్కడ ఉందో పరిగణనలోకి తీసుకోవడం ద్వారా వస్తుంది మరియు ఎలెమెంట్ పై ప్రెషర్ ఉంటే ఆ ఫోర్స్ యొక్క సెన్స్ ఏమిటి కాబట్టి ఆ పరిశీలన మీకు వర్టికల్ కాంపొనెంట్ ఆఫ్ ఫోర్స్ యొక్క సరైన సెన్స్ ని ఇస్తుంది ఇప్పుడు ప్లేన్ మరియు కర్వ్డ్ సర్ఫేసెస్ పై ఉన్న ఫోర్స్ కాంపొనెంట్స్ ను పరిగణించాము ఈ ఫోర్స్ కాంపొనెంట్స్ ను అంచనా వేయడానికి కొన్ని సాధారణ మార్గాలు ఉన్నాయని మనం చూశాము ఇప్పుడు మనం అనుకున్నది ఏమిటంటే సర్ఫేస్ ఫ్లూయిడ్ లో ఉంచినప్పుడు అది ఈక్విలిబ్రియమ్ లో ఉంది మరియు ఆ ఈక్విలిబ్రియమ్ డిస్టర్బ్ అవలేదు ఏ కారణంగా నైనా కొంచెం టిల్ట్ అయితే అప్పుడు ఆ ఈక్విలిబ్రియమ్ డిస్టర్బ్ అవుతుంది మరియు ఆ ఈక్విలిబ్రియమ్ డిస్టర్బ్ అయితే ఏమి అవుతుందో మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం స్టెబిలిటీ ఆఫ్ ఫ్లోటింగ్ అండ్ సబ్మర్జ్డ్ బాడీస్ అనే కాన్సెప్ట్ ద్వారా వెళ్ళాలి మొదట మనం సబ్మర్జ్డ్ బాడీస్ ను పరిశీలిద్దాం కాబట్టి సబ్మర్జ్డ్ బాడీ అనేది పూర్తిగా ఫ్లూయిడ్ లో మునిగి ఉన్నదని అర్థం మరియు ఫ్లోటింగ్ అంటే ఒక పార్ట్ ఫ్రీ సర్ఫేస్ పైన మరియు మిగిలి ఉన్న పార్ట్ ఫ్రీ సర్ఫేస్ క్రింద ఉందని అర్థం కాబట్టి ఒక ఉదాహరణ తీసుకుందాం మన దగ్గర ఈ రకమైన బాడి ఉందని అనుకుందాం పారాచూట్ రకం వలె కనిపిస్తుంది పైభాగం తేలికైనది మరియు కొంత అదనపు మాస్ కారణంగా దిగువ భాగం భారీగా ఉంటుంది ప్రారంభంలో ఇది పూర్తిగా మునిగి ఉంది మరియు దీని మీద పనిచేసే ఏవైనా రిసల్టెంట్ ఫోర్సెస్ ను బయాన్సీ ఫోర్స్ మరియు బరువు పరంగా వ్రాయవచ్చు కాబట్టి బయాన్సీ ఫోర్స్ ఒక పాయింట్ ద్వారా పని చేస్తుంది మరియు బరువు ఏదో ఒక పాయింట్ ద్వారా పని చేస్తుంది కాబట్టి బయాన్సీ ఫోర్స్ మునిగిపోయే వాల్యూమ్ మీద ఆధారపడి ఉంటుంది మాస్ మీద కాదు కాబట్టి మీరు మునిగిపోయిన వాల్యూమ్ను పరిగణించినప్పుడు వాల్యూమ్ యొక్క ఎక్కువ భాగం పైన ఉంది కాబట్టి దీని ద్వారా రిసల్టెంట్ బయాన్సీ ఫోర్స్ పని చేస్తుంది కానీ మాస్ క్రింద వైపు ఎక్కువ కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి వేట్ డిస్ట్రిబ్యూషన్ వలన ఉన్న రిసల్టెంట్ ఫోర్స్ మీద బరువు ఎక్కువ కేంద్రీకృతమై ఉంటుంది అది ఒక పాయింట్ గుండా వెళుతుంది ఆ పాయింట్ G లేదా సెంటర్ ఆఫ్ గ్రావిటీ అది కొంత క్రింద ఉంటుంది మరియు రిసల్టెంట్ బయాన్సీ ఫోర్స్ ఇప్పుడు ఏదో ఒక పాయింట్ B ద్వారా పని చేస్తుంది సొ పాయింట్ B అంటే ఏంటి B అనేది సెంటర్ ఆఫ్ బయాన్సీ అంటే డిస్ప్లేస్ చెందిన వాల్యూమ్ యొక్క సెంట్రాయిడ్ లొకేషన్ ఏదైనా కాబట్టి ఇది పూర్తిగా జియోమెట్రికల్ కాన్సెప్ట్ మీరు G కలిగి ఉన్నప్పుడు ఇది బాడిపై మాస్ డిస్ట్రిబ్యూషన్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ఈక్విలిబ్రియమ్ కోసం మీకు FBW ఉన్నది ఇది ఈక్విలిబ్రియమ్ లో ఉంటుంది ఇప్పుడు దానిని కొద్దిగా టిల్ట్ చేయడం జరిగింది కాబట్టి మనం దానిని కొద్దిగా టిల్ట్ చేసినప్పుడు దీనికి ఇలాంటి డిఫ్లెక్టెడ్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి దాని యాక్సిస్ కొంత డిస్టర్బెన్స్ కారణంగా ఒరిజినల్ వర్టికల్ నుండి టిల్ట్ అయింది ఇప్పుడు బాడి మొత్తం ఫ్లూయిడ్ లో ఉంది అందువల్ల బాడికి సంబంధించి సెంటర్ ఆఫ్ బయాన్సీ మరియు సెంటర్ ఆఫ్ గ్రావిటీ యొక్క లొకేషన్స్ మారవు కాబట్టి మీరు దీనిని G గా అనుకుంటే ఇది ఇప్పటికీ G గా ఉంది మీకు ఇది B గా అనుకుంటే ఇది ఇప్పటికీ B గానే ఉంటుంది ఎందుకంటే ఇది ఇప్పటికే పూర్తిగా ఫ్లూయిడ్ లో ఉంది కాబట్టి ఇది ఫ్లూయిడ్ లో ఉన్న వాల్యూమ్ డిస్ట్రిబ్యూషన్ దాని మాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రతిదీ మారదు కాబట్టి FB ఇలా వ్యవహరిస్తుంది మరియు మీరు W ఇలా వ్యవహరిస్తుంది ఇప్పుడు మారినది ఏమిటంటే ఇక FB W కొల్లినియర్ లో లేవు కాబట్టి అవి కోలినియర్ కానప్పుడు అవి ఇప్పటికీ ఈక్వల్ అపోసిట్ ఫోర్సెస్ గా ఉంటాయి కానీ ఒకే లైన్ వెంట వెళ్ళడం లేదు కాబట్టి ఇది ఒక కపుల్ మోమెంట్ ని సృష్టిస్తుంది కాబట్టి ఆ కపుల్ మోమెంట్ ఏమి చేయడానికి ప్రయత్నిస్తుంది సొ మీరు ఈ కపుల్ మోమెంట్ యొక్క సెన్స్ ని చూస్తే ఇది ఇలాంటి రొటేషన్ ని సృష్టించడానికి ప్రయత్నిస్తుంది ఇది చిత్రంలో చూపబడింది మీరు ఫోర్సెస్ యొక్క సెన్సెస్ ను పరిశీలిస్తే మరియు ఈ రొటేషన్ ఏమి చేయడానికి ప్రయత్నిస్తుంది అది తిరిగి దాని ఒరిజినల్ పొజిషన్ కి లేదా కాన్ఫిగరేషన్కు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మనం దానిని రిస్టోరింగ్ మోమెంట్ అని పిలుస్తాము మరోవైపు G అనేది B కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు ఇది క్రిందికి ఉండేది మరియు ఇది పైకి ఉండేది మరియు అది అంగులర్ డిస్ప్లేస్మెంట్ ని మరింత పెంచడానికి ప్రయత్నించేది కాబట్టి స్టెబుల్ ఈక్విలిబ్రియమ్ యొక్క లక్షణం ఏమిటి అంటే మీకు కొంచెం డిస్ప్లేస్మెంట్ ఉంటే ఇది తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంది లేదా దాని ఒరిజినల్ కాన్ఫిగరేషన్కు రీస్టోర్ చేయబడుతుంది కాబట్టి ఈ రకమైన పరిస్థితి ఒరిజినల్ కాన్ఫిగరేషన్ అది తిరిగి వచ్చేలా చూస్తుంది అయితే G అనేది B కంటే ఎక్కువగా ఉంటే ఇది అంగులర్ డిస్ప్లేస్మెంట్ ని మరింత పెంచడానికి ప్రయత్నించింది రీస్టోర్ కాలేదు కానీ డిస్టర్బెన్స్ కు సహాయం చేస్తుంది కాబట్టి ఆ విధంగా అది అన్స్టెబుల్ ఈక్విలిబ్రియమ్ అవుతుంది ఒక వేళ B మరియు G అనుకోకుండా ఒకే దగ్గర ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది కాబట్టి అది ఎక్కడ ఉన్నా ఇప్పటికీ అవి ఒక కొల్లినియర్ లో ఉంటాయి మీకు ఏదో ఒక అరేంజ్మెంట్ ఉందని అనుకుంటే ఇక్కడ మీకు ఇది B గా ఉంటుంది ఇదే పాయింట్ G గా కూడా ఉంటుంది కాబట్టి వెయిట్ మరియు బయాన్సీ ఏమైనా అవి ఎల్లప్పుడూ ఒకే లైన్ వెంట పని చేస్తాయి అది టిల్ట్ అయి ఉందా లేదా అన్నది పట్టింపు లేదు ఎక్కడైనా టిల్ట్ అయి ఉంటే అది లోకల్ గా ఈక్విలిబ్రియమ్ ను సాధిస్తుంది మరియు ఆ ఈక్విలిబ్రియమ్ ను న్యూట్రల్ ఈక్విలిబ్రియమ్ అని అంటారు కాబట్టి స్టెబిలిటీ ఆఫ్ సబ్మర్జ్డ్ బాడీస్ ఈక్విలిబ్రియమ్ కండిషన్ G కి సంబంధించి B యొక్క రిలేటివ్ లొకేషన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దీని నుండి మనం ఏమి సంగ్రహించవచ్చు ఒక వేళ B అనేది G పైన ఉంటే అది ఏమి సూచిస్తుంది ఇది స్టెబుల్ ఈక్విలిబ్రియమ్ ను సూచిస్తుంది ఒక వేళ B అనేది G క్రింద ఉంటే ఇది అన్స్టెబుల్ ఈక్విలిబ్రియమ్ మరియు B G తో సమానంగా ఒకే దగ్గర ఉంటే అది న్యూట్రల్ ఈక్విలిబ్రియమ్ ఇప్పటివరకు బాగా ఉంది కాని సబ్మర్జ్డ్ బాడీస్ మాత్రమే మనం పరిగణించవలసిన బాడీస్ కాదని గుర్తుంచుకోవాలి అనేక ప్రాక్టికల్ ఉదాహరణలలో షిప్స్ లాంటి ఫ్లోటింగ్ బాడీస్ ఉన్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఒక పార్ట్ ఫ్లూయిడ్ లోపల మరియు మిగిలిన పార్ట్ ఫ్లూయిడ్ వెలుపల ఉంటుంది కాబట్టి దాని పరిస్థితి ఎలా ఉంటుంది మనం ఒక ఉదాహరణ తీసుకుందాం ఫ్లోటింగ్ బాడీని పరిశీలిద్దాం మీరు ఫ్లోటింగ్ బాడీని పరిగణించినప్పుడు అది సబ్మర్జ్డ్ బాడీ నుండి ఎలా భిన్నంగా ఉంటుందో మొదట చూద్దాం కాబట్టి ఇది ఫ్లూయిడ్ యొక్క ఫ్రీ సర్ఫేస్ అని అనుకుందాం ఇది పడవ ఆకారం వంటిది లేదా దానికి సిమిలర్ గా ఉన్న ఫ్లోటింగ్ బాడీ ఫ్లూయిడ్ యొక్క ఫ్రీ సర్ఫేస్ తో దాని ఇంటర్సెక్షన్ ను మీరు పరిగణించినట్లయితే ఇది ఫ్లూయిడ్ తో ఇంటర్సెక్షన్ యొక్క సెక్షనల్ వ్యూ ఇది ఇలాగా ఉంటుందని అనుకుందాం కాబట్టి మనం గీసిన ఈ పార్ట్ ఇలా ఉంటుంది మనం గీసినది ఆ ప్లేన్ కి ఇలా ఉంటుంది ఇప్పుడు ఇది యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రి కలిగి ఉందని మనం అనుకుంటున్నాము చెప్పండి ఇది యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రి ఇప్పుడు ఇది టిల్ట్ అయిందని అనుకుందాం ఇది టిల్ట్ అయి ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం ఇది చాలా కొద్దిగా టిల్ట్ అయి ఉందని మనం అనుకుందాం ఎందుకంటే స్టెబిలిటీ ని పరీక్షించడానికి మనం ఒక చిన్న డిస్ప్లేస్మెంట్ ఇస్తాము మరియు చిన్న డిస్టర్బెన్స్ కి ఇది ఎలా స్పందిస్తుందో చూద్దాం కాబట్టి మనం దీన్ని ఇలా టిల్ట్ చేస్తే ఇది ఈ కాన్ఫిగరేషన్కు వస్తుంది కాబట్టి ఇంతకు ముందు ఇంటర్ఫేస్ యొక్క లైన్ ఏదైనా ఇప్పుడు బాడి కి సంబంధించి ఇంటర్ఫేస్ యొక్క లైన్ AB అని అనుకుంటే ఇప్పుడు అది A'B' గా అవుతుంది అది టిల్ట్ అయిన యాక్సిస్ కి సంబంధించి సిమ్మెట్రికల్ గా ఉంటే ఒక ఆసక్తికరమైన విషయం జరిగిందని మీరు చూస్తారు కొన్ని కొత్త భాగం ఫ్లూయిడ్ లోకి వెళ్ళింది కొన్ని కొత్త భాగం వచ్చింది మరియు ఇది చాలా సిమ్మెట్రిక్ అయితే ఈ రెండు భాగాలు ఒకే వాల్యూమ్ ను కలిగి ఉంటాయి కాబట్టి ఇంతకు ముందు మునిగిపోయిన వాల్యూమ్ ఇప్పటికీ అదే విధంగా ఉంది కానీ వాల్యూమ్ డిస్ట్రిబ్యూషన్ మార్చబడింది సెంటర్ ఆఫ్ బయాన్సీ మారిపోయింది కాబట్టి సెంటర్ ఆఫ్ బయాన్సీ ఉన్న ప్రదేశానికి సంబంధించి పవిత్రత లేదు అది చాలా ముఖ్యం కాబట్టి సబ్మర్జ్డ్ బాడీ కోసం బాడీతో రిలేటివ్ గా సెంటర్ ఆఫ్ బయాన్సీ యొక్క లొకేషన్ ఉన్నప్పుడు అది మారదు అయితే మీరు ఫ్లోటింగ్ బాడీని కలిగి ఉన్నప్పుడు దానిపై టిల్టెడ్ కాన్ఫిగరేషన్ను బట్టి బాడి యొక్క ఒక వైపు ఆధిపత్యం దాని ఇమ్మర్స్డ్ కండిషన్స్ కు రిలేటివ్ గా మరొకదానికి సంబంధించి ఉంటుంది మరియు తదనుగుణంగా సెంటర్ ఆఫ్ బయాన్సీ కదులుతున్న ఒక ప్రిఫర్డ్ సైడ్ ఉంటుందనే పక్షపాతం ఉంది కాబట్టి సెంటర్ ఆఫ్ బయాన్సీ ఫిక్స్డ్ పారామెటర్స్ లో ఒకటిగా ఉండకూడదు దీనికి సంబంధించి ఇది స్టేబుల్ గా ఉందా లేదా అనే విషయాన్ని మనం నిర్ణయించవచ్చు అది మొదటి విషయం కాబట్టి సబ్మర్జ్డ్ బాడీకి స్టెబిలిటీ క్రైటీరియా పనిచేయదు కాబట్టి మనం క్రొత్తదాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా మనం ఎందుకు నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నామో అర్థం చేసుకోవాలి నా ఉద్దేశ్యం ఏమిటంటే సబ్మర్జ్డ్ బాడీకి అదే క్రైటీరియా పనిచేసి ఉంటే మనం ఈ ఎక్సెసైస్ లోకి వెళ్లే వాళ్ళం కాదు కాబట్టి మొదట మనకు ఎలా లేదా ఎక్కడ తేడా ఉందో ఆ మోటివేషన్ లభిస్తుంది మళ్ళీ ఈ విధంగా చేస్తాం బాడికి సంబంధించి సెంటర్ ఆఫ్ బయాన్సీ యొక్క లొకేషన్ ఇప్పుడు ఫిక్స్డ్ గా లేదు బాడి టిల్ట్ అవుతున్నపుడల్లా ఇది మారుతుంది కాబట్టి సెంటర్ ఆఫ్ బయాన్సీ ఇప్పుడు ఈ లొకేషన్ CB కి వచ్చిందని అనుకుందాం ఇది ఈ దిశగా వస్తుందని మనం ఆశిస్తున్నాము ఎందుకంటే ఇది ఇప్పుడు మరింత కుడి వైపుకు టిల్ట్ అయి ఉంది కాబట్టి బాడి యొక్క ఎక్కువ భాగం ఇప్పుడు కుడి వైపున ఉన్న ఫ్లూయిడ్ లోకి వస్తుంది కాబట్టి మీకు ఈ విధంగా సెంటర్ ఆఫ్ బయాన్సీ ఉంది కాబట్టి మీకు రిసల్టెంట్ బయాన్సీ ఫోర్స్ ఇలా ఉంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది బాడీకి సంబందించి ఫిక్స్డ్ గా ఉంటుంది ఇది మారదు కాబట్టి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇంతకు ముందు ఇక్కడ బాడీకి సంబంధించి అని అనుకుందాం సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇప్పటికీ ఇక్కడ ఉందని అనుకుంటే కాబట్టి బాడి వెయిట్ ఇలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు ఒక కపుల్ మోమెంట్ ఉందని చూడవచ్చు మరియు అది రిస్టోర్ చేయబడుతుందా లేదా సహాయం చేస్తుందా అనేది యాక్సిస్ తో కలిసే చోట అది ఎక్స్టెండ్ చేయబడిందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇది క్రింద ఉన్న దానితో ఒకటి కలుసుకుంటే ఒక మార్గం మరియు ఇది G పైన కలుసుకుంటే అది ఇంకొక మార్గం కాబట్టి ఇది యాక్సిస్ ని ఎక్కడైతే కలిస్తుందో ఆ పాయింట్ ను మెటాసెంటర్ అని అంటారు కాబట్టి ఈ మెటాసెంటర్ యొక్క పరిణామం ఏమిటో మరియు మెటాసెంటర్ యొక్క లొకేషన్ ఈ స్థితిలో స్టెబిలిటీ ని ఎలా నిర్దేశిస్తుందో మనం తదుపరి లెక్చర్ లో చూద్దాం కాబట్టి సెంటర్ ఆఫ్ బయాన్సీ ఇక్కడ ముఖ్యమైనది కాదు కానీ బాడీకి సంబంధించి మెటాసెంటర్ యొక్క లొకేషన్ అనేది ఫ్లోటింగ్ బాడీకి బాడీ స్టేబుల్ గా ఉండాలా వద్దా అని నిర్ణయించబోతోంది మనం తదుపరి లెక్చర్ లో చూద్దాం